అందరికీ హలో నేను గౌరవ్ చతుర్వేది నేను దీపక్ కుమార్ మా ప్రాజెక్ట్ IoT ప్రొజెక్షన్ మీటర్ మొబైల్ అప్లికేషన్లోని సమాచారమును సూచిస్తుంది మరియు మా రెండవ లక్ష్యం ఏమిటంటే మేము నోడ్ఎంసియు సమాచారమును నిల్వ చేసేందుకు పనిచేస్తుంది మరియు సమాచారము ఒక CSV ఫైల్లో నిల్వ చేయబడుతుంది మరియు తరువాత మేము KNN మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంను ఉపయోగించి సమాచారమును వర్షం మరియు ఎండగా వర్గీకరిస్తారు మరియు ఇది మంచి లేదా చెడు అనే గాలి నాణ్యత గురించి కూడా మాకు తెలియజేస్తుంది ఇప్పుడు అనుసంధానము గురించి చూద్దాము ఇక్కడ ఒక కనెక్షన్ గురించి మేము పవర్ బ్యాంక్ ద్వారా నోడ్ఎంసియుకు పంపుతోంది

ఇప్పుడు మేము ప్రదర్శన మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్నది ప్రత్యక్ష గ్రాఫ్ ఇప్పుడు మీరు ఇక్కడ కేంద్రీయ సర్వర్ను చూస్తున్నారు ఇది తేమ ఉష్ణోగ్రత చూపిస్తుంది మేము CSV ఫైల్లో సమాచారమును నిల్వ చేస్తున్నాము మీరు ఇక్కడ చూస్తున్న ఈ విధముగా ఇక్కడ CSV ఫైల్ ఉంది మరియు ఇది సమయముద్రతో నిల్వ చేస్తాము ఇప్పుడు సర్వర్ గురించి తెలుసుకుందాము ఇది తేమ ఉష్ణోగ్రత గాలి నాణ్యత కు సంబంధించి సమాచారము ఇక్కడ చూడవచ్చు మరియు వాతావరణం లేదా గాలి నాణ్యత అనేది మంచి లేదా చెడు అనే తరగతులు గా విభజించారు దీని కోసం మాకు శిక్షణ సమాచారము అవసరం కాబట్టి శిక్షణ సమాచారము కోసం ఇక్కడ మీరు ఇక్కడ చూడగలిగే CSV ఫైల్లోని ప్రోగ్రామ్కు శిక్షణ సమాచారమును ఇచ్చాము ఇప్పుడు ఈ సర్వర్ ప్రక్రియ జరిపి మరియు ఇది సమాచారమును చూపిస్తుంది అందరికీ నమస్కారం స్మార్ట్ బైక్ టూల్కిట్

మా ఉత్పత్తిలో ప్రాథమిక భాగం ఉపయోగం నోడ్ఎంసియు 1 0 ఉపయోగిస్తున్నాము మరియు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని తెలుసుకొనుటకు మేము మా మొబైల్ యొక్క GPS ని ఉపయోగిస్తున్నాము ఇప్పుడు కమ్యూనికేషన్ ఉపయోగిస్తున్నాము ఇప్పుడు నేను ఇది ఏ విధముగా పని చేస్తుందో వివరిస్తాను బైక్ యజమాని బైక్ను ఇక్కడ ఉంచి ఎక్కడో వెళ్లిపోయాడని అనుకుందాం వేరొకరు బైక్ను దొంగిలించడానికి ప్రయత్నిస్తారని అనుకుందాం అప్పుడు కదలికలో కొంత మార్పు ఉంటుంది మరియు బైక్ పడిపోయి ఉంటే అప్పుడు కూడా చలనంలో కొంత మార్పు ఉంటుంది మోషన్ సెన్సార్ దానిని కనుగొంటుంది మరియు ఇది సమాచారమును పంపుతుంది ఇది MQTT సందేశాన్ని ప్రచురిస్తుంది మరియు యజమాని ఆండ్రాయిడ్ మొబైల్ కలిగి ఉంటారు మరియు అతనికి మొబైల్ క్లయింట్ శిక్ష మినహాయింపు క్లయింట్ ఉంటుంది అతను ఆ అంశాని సభ్యత్వం గా తీసుకుంటాడు అతనికి నోటిఫికేషన్ వస్తుంది తదుపరి విషయం ఎవరైనా ప్రయత్నించినప్పుడు పాస్వర్డ్ను అన్లాక్ చేసి ఎవరైనా బైక్ను దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు మొదట యజమాని సరైన పాస్వర్డ్ చేయడానికి ప్రయత్నిస్తే అతను తప్పు పాస్వర్డ్ను మూడుసార్లు టైప్ చేస్తే దొంగతనం సందేశం యజమానుల మొబైల్కు కూడా వెళ్తుంది అధీకృత వినియోగదారుడు సరైన పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అతను బైక్ నడుపుతాడు అతను బైక్ ప్రమాదానికి గురయ్యాడని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది యాక్సిలెరోమీటర్ సెన్సార్కు సరిపోయే విధంగా దయచేసి ఈ విధంగా మా మోడల్ ప్రాజెక్ట్ ఉంది మొదట ఎవరైనా బైక్ను దొంగిలించడానికి ప్రయత్నిస్తే అప్పుడు అతను బైక్ను కదిలిస్తాడు బైక్ తరలించడానికి ప్రయత్నిస్తాడు మొదటిగాబైక్ పడిపోతే అది బెదిరింపు సందేశాన్ని పంపుతుంది పాస్వర్డ్ను అన్లాక్ చేయకుండా పాస్వర్డ్ను అన్లాక్ చేయకుండా బైక్ పడిపోతే అప్పుడు కూడా సందేశాన్ని మొబైల్కు పంపుతుంది నాకు నోటిఫికేషన్ వచ్చినది తదుపరి విషయం ఏమిటంటే మనకు ఒక నోటిఫికేషన్ స్క్రీన్ షాట్ మేము స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేస్తాము ఎవరైనా తప్పు పాస్వర్డ్ అన్లాక్ FL ఇస్తే ఎవరైనా మూడుసార్లు టైప్ తప్పు పాస్వర్డ్ ఇస్తే అది కూడా యజమానికి సందేశం పంపుతుంది ఇప్పుడు దాన్నిపునఃప్రారంభించండి ఇప్పుడు అధికారం కలిగిన వినియోగదారు సరైన పాస్వర్డ్ను టైప్ చేస్తారు ఇప్పుడు అతను బైక్ నడుపుతున్నప్పుడు ప్రమాదానికి గురైతే అది సందేశం పంపుతుంది మేము మీకు ప్రదర్శన చూపిస్తాము అది ఏ విధముగా సందేశాన్ని పంపుతుంది ఇప్పుడు నేను అందుకున్న సందేశం ఇది అని మీకు చూపిస్తాను నాకు భద్రతా హెచ్చరిక వచ్చినప్పుడు బైక్ పడిపోయింది లేదా ఎవరైనా దొంగిలించడానికి ప్రయత్నిస్తారు అని అర్థము తదుపరి విషయం ఏమిటంటే ఎవరైనా తప్పు పాస్వర్డ్ ఇచ్చినప్పుడు నాకు వచ్చిన సందేశం ఇది అప్పుడు అది దొంగ దొంగ అని సందేశం పంపుతుంది ప్రమాదం జరిగినప్పుడు నాకు వచ్చిన సందేశం ఇది మరియు GPS సెన్సార్ యజమాని యొక్క బంధువులకు అక్షాంశంవంటి సమాచారం పంపుతుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గౌరవ్ గుప్తా మరియు అతను షాగున్ టుడు మేము ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుండి వచ్చాము ఈ రోజు మేము మీకు IoT ప్రాజెక్ట్ను గురించి చెప్పబోతున్నానుము హృదయ స్పందన సెన్సార్ ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను గుర్తించడం మా ప్రాజెక్ట్ యొక్క అంశం ప్రాథమికంగా ఒక వ్యక్తి రహదారి ప్రమాదాలకు గురైనప్పుడల్లా అతని గుండె పల్స్ క్రమంగా మందగించడం ప్రారంభిస్తుంది అతని హృదయ స్పందన బీట్ ఒక నిర్దిష్ట స్థాయికి దిగువకు వచ్చినప్పుడు అప్పుడు మేము దాని స్థానాన్ని మరియు అతని హృదయ స్పందన సమాచారమును అతని బంధువులు కు పంపుతాము ప్రాథమికంగా దీని ద్వారా మనం అతని బంధువుకు వీలైనంత త్వరగా తెలియజేయడం ద్వారా అతని ప్రాణాన్ని కాపాడుకోవచ్చు ఇప్పుడు మేము మా ప్రాజెక్ట్లో ఏ భాగాన్ని ఉపయోగించబోతున్నామో మీకు చూపించబోతున్నాం సాఫ్ట్వేర్ భాగంలోని భాగాలకు వస్తున్నప్పుడు మేము కోడింగ్ కోసం ఆర్డునో రెండు సెన్సార్లు ఉన్నాయి ఒక సెన్సార్ GPS మాడ్యూల్ మరియు ఒకటి హృదయ స్పందన సెన్సార్ ఇది హృదయ స్పందన సెన్సార్ మరియు ఇది GPS మాడ్యూల్ ఇప్పుడు మేము దానిని ఎలా అనుసంధానము చేయబోతున్నామో మీకు చూపించబోతున్నాము మనకు హృదయ స్పందన సెన్సార్లు ఉన్నాయి మేము దానిని గ్రౌండ్ నోడ్లోని ఒక తీగ ద్వారా మరియు మరొకటి వోల్టేజ్లో మరియు ఒకటి అనలాగ్ నోడ్ కి అనుసంధానం చేస్తాము మరియు ఇప్పుడు మనకు మరొకటి GPS మాడ్యూల్ ఉంది మేము అందించిన పిడిఎఫ్లో అనుసంధానమును మీకు చూపుతాము ప్రాథమికంగా మేము మా పవర్ బ్యాంక్న్ని ఉపయోగిస్తున్నాము ఇప్పుడు మేము మీకు పని ప్రవాహం ఇది ఎలా పనిచేస్తుందో చూపించబోతున్నాం పని జరిగే విధానం వచ్చేసరికి మొదటిగా ఈ పరికరం నుండి మేము GPS స్థానాన్ని వినియోగదారుని ఫోన్కు నేరుగా బ్లింక్ అనువర్తనాన్నిలోని MQTT సర్వర్కు పంపబడుతుంది మరియు ఆ తరువాత MQTT సర్వర్ ఇది యూజర్ ఫోన్కు MQTT డాష్లోని కి వస్తోంది ఇప్పుడు మేము ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపించబోతున్నాము ఇక్కడ సెన్సార్ను తాకిన తరువాత మన మొబైల్లోని MQTT బ్రోకర్ చేయవచ్చు వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడల్లా దాని గుండె పల్స్ ప్రాథమికంగా సాధారణం కంటే తక్కువగా ఉంటుంది దీని ద్వారా వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో మరియు అతని గుండె కొట్టుకోవడం ఎలా ఉందో మనం నిజంగా గుర్తించగలం మేము ఈ సమాచారం పొందిన వెంటనే మేము అతనిని రక్షించగలుగుతాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు విశాల్ కుమార్ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థిని నా ప్రదర్శన ప్రాజెక్ట్ ఫైర్ అలారం సిస్టమ్ ఇది మంటలను గుర్తించడానికి మరియు హెచ్చరిక సందేశాన్ని యజమానికి మరియు సమీప అగ్నిమాపక కేంద్రానికి పంపడానికి ఉపయోగిస్తారు ఇక్కడ మన రెండు నోడ్ల చేస్తాము మరియు జిగ్బీ నుండి నేను ఈ నోడ్ ద్వారా జిగ్బీ పరికరం ఉపయోగించి సమాచారమును పంపుతాను మరియు ఈ నోడ్ వై ఫై ద్వారా MQTT బ్రోకర్కు పంపుతుంది ఈ MQTT బ్రోకర్ ను నా స్థానిక సర్వర్లో నేను ఇన్స్టాల్ చేశాను నా MQTT లో ఉపయోగించబడే అంశాలను ధ్రువీకరణచేయగల సమీప అగ్నిమాపక కేంద్రం ఇక్కడ ఉంది ఇక్కడ ప్రాజెక్ట్ iitkgp iot ధ్రువీకరణ పొందిన అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి ఇది గది పరిస్థితులను పర్యవేక్షించగల సందేశాన్ని స్వయంచాలకంగా పొందుతుంది ఇక్కడ గది పరిస్థితుల్లోనైనా ఉష్ణోగ్రత తేమ మరియు ఇక్కడ పొగ ఉందా లేదా అనే పరిస్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ అగ్ని లేదని చెబుతుంది పొగ విలువలు అంటే జ్వాల సెన్సార్ ద్వారా యజమానికి కూడా పంపబడుతుంది యజమాని కూడా MQTT ఇచ్చిన విషయాలను అర్థం చేసుకుని వారు స్థానికంగా నేను ఇన్స్టాల్ పంపిన సందేశాన్ని కూడా పొందుతారు ఈ సమయంలో వారు కూడా అగ్నిని పొందరు మరియు నోడ్ వ్యవస్థాపించబడిన గది యొక్క ప్రస్తుత పరిస్థితిని కూడా పొందుతారు కాబట్టి ఇప్పుడు మేము అగ్నిని నిలిపివేసాము ఇప్పుడు ఇక్కడ మంటను గుర్తించే జ్వాల సెన్సార్ ఉంది జ్వాల సెన్సార్ ద్వారా గుర్తించే మంట తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడు పరీక్షిస్తున్నాము మరియు స్వయంచాలకంగా అవి ధ్వని చేస్తాయి సమీప ప్రజలు కూడా ఒక హెచ్చరికను పొందుతారు మరియు ఆ ప్రదేశం నుండి పారిపోతారు ఇక్కడ కూడా మనము ఇక్కడ అగ్ని ఉంది అనే సందేశం పొందాము ఇక్కడ మనం మంట వెలిగించగానే అది స్వయంచాలకంగా మంటను గుర్తిస్తుంది అప్పుడు కూడా ధ్వనిస్తుంది మరియు ఫైర్ అలారం సిస్టమ్ ద్వారా హెచ్చరిక సందేశాన్ని కూడా పొందుతాం అది ఏమిటంటే ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగింది మరియు గది మరియు తేమ యొక్క పరిస్థితి ఉష్ణోగ్రత ఎంత ఉంది అని ఇక్కడ మంటలు చెలరేగాయి ఇది చూపిస్తుంది మరియు ఆ గదిలో ఉన్న మంట విలువ మరియు ఉష్ణోగ్రత విలువ ఏమిటి అని చూపిస్తుంది మరియు మొబైల్లో కూడా ఒక సందేశాన్ని పొందవచ్చు ఇదిగో అతను ఒక సందేశాన్ని పొందాడు అదేమిటంటే అగ్ని ప్రమాదం జరిగిందని మరియు అక్కడ పరిస్థితి ఏమిటని ఇది శాతంగా ఉంచబడింది మేము ఇక్కడ మంటలు చెలరేగాయి అని ఇక్కడి గది పరిస్థితి గురించి యజమానిని అప్రమత్తం చేయడం చూపిస్తాము మరియు ఎక్కడ ఏదైనా పొగ ఉంటే ఆ పరిస్థితి కూడా చూపిస్తాము పొగ సెన్సార్ గది పరిస్థితి యొక్క విలువను చూపుతుంది ధన్యవాదాలు హాయ్ నేను ఆకాష్ నేను ఐఐటి ఖరగ్పూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి ఎం మొదటి సంవత్సరం విద్యార్థి నేను చూపించబోయే ప్రదర్శన RFID ఆధారిత హాజరు వ్యవస్థ గురించి ప్రాథమికంగా మేము చాలా తక్కువ శ్రేణి కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన RFID సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము మరియు దాని నుండి హాజరు వ్యవస్థను నిర్మిస్తున్నాము ఇప్పటికే RFID వ్యవస్థలు అన్ని సంస్థలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి మరియు ధ్రువీకరణ మరియు హాజరు ప్రయోజనాల కోసం వివిధ సంస్థలు కూడా విద్యార్థుల ధ్రువీకరణ మరియు హాజరు కోసం వీటిని ఉపయోగిస్తాయి ఇందులో ఉన్న హార్డ్వేర్ భాగాలు చేయవచ్చు ఇది పని చేయబోయే విధంగా విద్యార్థులకు ఈ RFID లు ఇవ్వబడతాయి ప్రతి RFID వాటికి ఉన్న ప్రత్యేక ID ని ఒక విద్యార్థితో అనుబంధించబడుతుంది మరియు దీనిని ఉపయోగించడం ద్వారా వారు హాజరును సూచిస్తారు మరియు ఈ పరికరం తరగతిలో ఉంచబడుతుంది మరియు వారు ఈ కార్డును ఇలా ఉంచినప్పుడల్లా వారి UID లు తీసుకొని మరియు వారి హాజరు గుర్తించబడుతుంది మేము దీన్ని ఇలా చేస్తున్నాము అనే దాని కోసం మన సౌలభ్యం కోసం ఒక టైమర్ లో నిల్వ చేయబడుతుంది మరియు ప్రతి హాజరు సమాచారం విడిగా MQTT ప్రోటోకాల్ను ఉపయోగించి ప్రొఫెసర్కు తెలియజేయబడుతుంది మరియు విద్యార్థులందరూ హాజరు గుర్తించినప్పుడు లేదా మేము సెట్ చేసిన టైమర్ గడువు ముగిసినప్పుడల్లా హాజరైన మరియు హాజరుకాని విద్యార్థుల పూర్తి జాబితా తెలియజేయబడుతుంది MQTT ద్వారా ప్రచురించబడుతుంది మరియు ప్రొఫెసర్ దానిని స్వీకరించవచ్చు కొన్ని రకాల సమాచార విశ్లేషణలు వంటివి జరిపి కొన్ని ఇతర విషయాలు కూడా ప్రొఫెసర్కు కూడా పంపబడతాయి వారు వారి హాజరు ఆధారంగా విద్యార్థుల హాజరు సమాచారము ఇవ్వగలరు ఏ విద్యార్థి ఎక్కువసార్లు తరగతులకు హాజరవుతున్నారో మరియు మొదలైనవి కాబట్టి ఇప్పుడు ఈ సిస్టమ్ రన్ అవుతోంది నేను కోడ్ ను రన్ చేస్తున్నాను ఇప్పుడు నేను దాన్ని స్కాన్ చేసినప్పుడల్లా ఒక సందేశం ఉంటుంది మరియు ప్రతి ID కి ఇది జరుగుతుంది మరియు కొన్ని అనధికార ID ఉంచినట్లయితే అప్పుడు సందేశం రాదు మరియు మా కోడ్ కూడా దానిని అంగీకరించదు మరియు మేము ఆ ఎంట్రీని తిరస్కరిస్తాము ధన్యవాదములు